రెగ్యులర్ స్టర్మ్ లియోవిల్లే సిస్టమ్స్ కి తిరిగి స్వాగతం గత కొన్ని వీడియోలలో మనము ఐగెన్ వాల్యూస్ మరియు ఐగెన్ ఫంక్షన్లను కనుగొనడానికి రెగ్యులర్ స్టర్మ్ లియోవిల్లే సిస్టమ్ యొక్క ఒక ఉదాహరణను చూశాము మరియు పీరియాడిక్ మరియు సింగులర్ స్టర్మ్ లియోవిల్లే సిస్టమ్లకు ఉదాహరణను చూసాము ఈ రోజు మనం రెగ్యులర్ స్టర్మ్ లియోవిల్లే సిస్టమ్ కోసం ఐగెన్ వాల్యూస్ మరియు ఐగెన్ ఫంక్షన్లను కనుగొనే విభిన్న మార్గాలకు మరో రెండు ఉదాహరణలను చూడబోతున్నాము కాబట్టి చివరి వీడియోలో నేను వివరించిన మొదటి ఉదాహరణతో ప్రారంభిద్దాము కాబట్టి మనం దీనిని చూడవచ్చు y 2y y0 0xπ y మరియు y00 ఇది ఉదాహరణ కాబట్టి మీరు ఐగెన్ వాల్యూలను ఐగెన్ ఫంక్షన్లని కనుగొనవచ్చు రెగ్యులర్ స్టర్మ్ లియోవిల్లే సిస్టమ్ యొక్క 1వ ఉదాహరణ కోసం మనము చేసిన దాని కంటే కొద్దిగా భిన్నంగా ఉంటాయి కాబట్టి మీరు y 2y y0 అనే అవకలన సమీకరణాన్ని తీసుకోవాలి కాబట్టి మీరు దీన్ని ఈ స్టర్మ్ లియోవిల్లే సిస్టమ్లో ఉంచాలనుకుంటున్నారు కాబట్టి సెల్ఫ్ అడ్జాయింట్ రూపం లేదా హెర్మిటియన్ రూపం లేదా స్క్యూ సిమెట్రిక్ రూపంలో కాబట్టి మీరు ఏ రూపంలో అయినా ఉంచవచ్చు కాబట్టి x అనునది 0 నుండి 3 మధ్య ఉంటుంది ఇదే డొమైన్ మీరు దీన్ని ఏదో ఒక డెరివేటివ్ గా కలిపి ఉంచాలి కాబట్టి దీన్ని చేయడానికి ఇది ఈ రకపు సరళ సమీకరణం కాబట్టి మీరు y డిపెండెంట్ వేరియబుల్ అనుకుంటే మీకు dydx 2dydx ఉంటుంది కాబట్టి y అనేది ఒక లీనియర్ ఈక్వేషన్ కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e ∫2dxe 2x అని మీకు తెలుసు అది ఈ 2 పదాలకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కాబట్టి మీరు ఈ సమీకరణాన్ని e 2x చే గుణిస్తే e 2xy 2e 2xyλe 2xy0 0xπ ఇప్పుడు నేను దీన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తో ఉంచగలను మనం మొదటి రెండు పదాలను ddxe 2xdydxగా కలపవచ్చు కాబట్టి మీరు e 2xyని చూడవచ్చు మరియు మీరు దీనిని వేరు చేస్తే మీరు e 2xy 2e 2xyని పొందుతారు Ly ddxe 2xdydxe 2xy 0xπ మరియు L ddxe 2xddx మరియు q అనునది 0 కాబట్టి మనము దీనిని వ్రాయము కాబట్టి మీరు ఈ ఆపరేటర్ని గుర్తించిన తర్వాత మీరు 2 ఫంక్షన్ల యొక్క డాట్ ప్రోడక్ట్ ని వ్రాయవచ్చు ఇక్కడ నిర్వచనం ఈ డొమైన్ 0 నుండి వరకు మరియు మీకు ఇక్కడ w ఉంది కాబట్టి e 2x కాబట్టి మీరు దీనితో విభజించవచ్చు కాబట్టి మీరు ఇలా వ్రాయవచ్చు Ly e2xe 2xdydxλy L 1e 2xddxe 2xddx కాబట్టి w అనేది e 2x fg0e 2xfg అనేది మీ వద్ద ఉన్న డాట్ ప్రోడక్ట్ ఐగెన్ వాల్యూ ప్రాబ్లం గా మీ స్టర్మ్ లియోవిల్లే సమీకరణం Lyλ ఇదే కాబట్టి మీరు ఐగెన్ వాల్యూస్ మరియు ఐగెన్ వెక్టర్లను కనుగొనాలి ఇప్పుడు L అనేది దాని నుండి సెల్ఫ్ అడ్జాయింట్ గా పరిగణించబడుతుంది కాబట్టి మీరు హెర్మిటియన్ రూపం λ ని వాస్తవమని సూచిస్తుంది ఎందుకంటే స్క్యూ సిమెట్రిక్ లేదా హెర్మిటియన్ రూపంలో ఉన్నందున λ అనునది వాస్తవ సంఖ్యని సూచిస్తుంది λ వాస్తవ సంఖ్య అని అంటే అది పాజిటివ్ నెగటివ్ మరియు అలాంటివన్నీ కావచ్చు ముందుగా మీరు ఇచ్చిన సమీకరణం యొక్క జనరల్ సొల్యూషన్ ని పరిగణించండి అంటే y 2yλy0 సొల్యూషన్స్ ఏమిటి ఇది స్థిరమైన గుణకాలతో కూడిన లీనియర్ సమీకరణం మీరు ఈ రూపంలో ekx సొల్యూషన్స్ కోసం చూడవచ్చు మీరు ఈ వ్యక్తీకరణ కోసం వెతికితే మీరు దీన్ని ఉంచారు మీకు k2 2λ0 వస్తుంది కాబట్టి అది మనకు k విలువలను ఇస్తుంది k2±4 4λ21±1 λ కాబట్టి ఇవి మీ మూలాలు ఇది మీకు ఈ జనరల్ సొల్యూషన్ ఉందని సూచిస్తుంది yxc1e11 λxc2e1 1 λx ఇప్పుడు λ వాస్తవమైనదని మీకు తెలుసు జనరల్ సొల్యూషన్ 1 λ ని కలిగి ఉంటుంది కాబట్టి మనము మొదటగా λ1ని పరిశీలిద్దాం కాబట్టి మీరు λ పాజిటివ్ λ నెగటివ్ మరియు λ 0ని కూడా చూడవచ్చు దీనికి 1 λ ఉన్నందున మీరు λ1తో పని చేయాలని సూచిస్తున్నది కాబట్టి మీరు λ1ని ఉంచినట్లయితే అది మీ జనరల్ సొల్యూషన్ కాబట్టి మీ రూట్ లకు ఏమి జరుగుతుంది λ1తో మీరు పొందేది k2 2k10 కాబట్టి మీకు k 120 ఉంది అది మనకు k11 ఇస్తుంది కాబట్టి మీకు పదే పదే రూట్ లు ఉన్నాయి కాబట్టి జనరల్ సొల్యూషన్ yxc1exc2xex కాబట్టి ఇది మీ వద్ద ఉంది ఇప్పుడు మీరు సరిహద్దు పరిస్థితులను వర్తింపజేయండి మీ వద్ద ఉన్నది 1వబౌండరీ కండీషన్ల తో ప్రారంభమవుతుంది అనగా y అనునది 0 y00 ⇒ c10 ⇒ yxc2xex ఇప్పుడు మీరు ఇతర బౌండరీ కండీషన్లను వర్తింపజేయవచ్చు కాబట్టి మనకు y0 ఉన్న ఇతర బౌండరీ కండీషన్లను వర్తింపజేయండి కాబట్టి మీరు దీన్ని వర్తింపజేస్తే మీకు c2e0 వస్తుంది ఇది c20 అయితే మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి మీరు కలిగి ఉన్న c2 కూడా 0 ఎందుకంటే πe నాన్ జీరో కాబట్టి c2 0 అయి ఉండాలి కాబట్టి బౌండరీ కండీషన్ని సంతృప్తిపరిచే జనరల్ సొల్యూషన్ yx≡0 అవుతుంది అంటే λ1 అనేది ఐగెన్ వాల్యూ కాదు కాబట్టి మనం λ1 మరియు λ1లను చూడవచ్చు మనము చూడగలిగే 3 సందర్భాలు మన వద్ద ఉన్నాయి λ1 సమీకరణం యొక్క జనరల్ సొల్యూషన్ ఈ క్రింది విధంగా ఉంటుంది yxexc1cos 1xc2sinλ 1x కాబట్టి ఇది మీ జనరల్ సొల్యూషన్ ఇప్పుడు మీరు బౌండరీ కండీషన్ లను వర్తింపజేయండి y00 మనకు c10 ఇస్తుంది కాబట్టి మనకు yxexc2 sinλ 1x వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం మరొక బౌండరీ కండీషన్ y0ని వర్తింపజేస్తాము అది మనకు ec2 sinλ 1ని ఇస్తుంది కాబట్టి ఇది నాన్ జీరో ఇంకా e అనునది 0 కాకూడదు మరియు కొన్ని λ విలువలకు sinλ 1 అనునది 0 కావచ్చు λ అనునది 1 కంటే ఎక్కువ విలువలకు 0 కావచ్చు కాబట్టి ఈ విలువలు ఏమిటో మనం చూడాలి కాబట్టి అటువంటి λ విలువలకు c2 ఆర్బిట్రరీ గా ఉంటుంది కాబట్టి మీరు ఈ sinλ 10 గా తీసుకోవచ్చు అలా ఇది మనకు λ1 విలువలకు λ 1nπ గా ఇస్తుంది కాబట్టి n అనునది 1 2 3 మొదలైనవి గా ఉంటాయి కారణం నేను n0 గా తీసుకుంటే అది 0 అవుతుంది అంటే λ1 ఇది ఐగెన్ వాల్యూ కాదు నేను n నెగెటివ్ గా తీసుకుంటే λ 1 నెగెటివ్ గా ఉండకూడదు కనుక అది పాజిటివ్ గా ఉండాలి కాబట్టి మీ వద్ద ఉన్నది ఇదే కాబట్టి ఈ సైన్ విలువలు కాస్తా పాజిటివ్ విలువలుగా ఉంటాయి కాబట్టి ఈ సంఖ్య యొక్క వర్గమూలం పాజిటివ్ గా ఉండాలి కాబట్టి మన వద్ద ⇒ 1n ⇒ n21 n123 ఉంది కాబట్టి nn21 అనునవి మీ ఐగెన్ వాల్యూలు దీనికి మీరు నాన్ జీరో సొల్యూషన్ని కలిగి ఉంటారు కాబట్టి మీరు కలిగి ఉన్న c2 ఆర్బిట్రరీ గా ఉండవచ్చు మీరు ఈ λ విలువలకు 1ex గా తీసుకోవచ్చు మీరు దానిని ఉంచినట్లయితే ఐగెన్ ఫంక్షన్లు కాబట్టి మీరు వాటినిnxexsin nx అని పిలుస్తారు కాబట్టి రెండింటికీ n అనునది 1 2 3 మొదలైన వాటి నుండి మొదలవుతుంది మనం n0 పెట్టినప్పటికీ మీరు n0 అని చూస్తారు కాబట్టి ఇది ఐగెన్ వాల్యూ కాదు 01కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి మీరు λ1ని పరిగణించినప్పుడు ఇవి మీ ఐగెన్ వాల్యూలు మరియు ఐగెన్ ఫంక్షన్లు కాబట్టి మీకు మరొక సందర్భం ఉంది అంటే λ1 మీరు ఈ కేసును పరిగణనలోకి తీసుకుంటే మనము తిరిగి వ్రాయగల సాధారణ పరిష్కారం ఈ క్రింది విధంగా ఉంటుంది yxexc1e1 λxc2e1 λx కాబట్టి ఇప్పుడు మీరు బౌండరీ కండీషన్ లను వర్తింపజేయండి y00 అంటే c1c20 అవుతుంది కాబట్టి అది మనకు c1 c2 ని ఇస్తుంది yxexc1e1 λx e1 λx కాబట్టి ఇది మీ వద్ద ఉంది కాబట్టి బౌండరీ కండీషన్ ని వర్తింపజేసిన తర్వాత ఇది మీ జనరల్ సొల్యూషన్ ఇప్పుడు మీరు ఇతర బౌండరీ కండీషన్ yπ 0 ని వర్తింపజేయండి మీరు ఈ క్రింది వ్యక్తీకరణను పొందుతారు c1ee1 λ e1 λ0 మరియు ఇది e పవర్ ఏదో అని మీరు చూస్తారు మీరు λ1ని పరిష్కరిస్తే ఇది అనంతమైన సంఖ్య అవుతుంది కాబట్టి e పవర్ దీనిని c అని పిలుద్దాం e c ఎప్పటికీ 0 కాదు కాబట్టి ecπ e cπ అనునది 0 కాకూడదు మరియు e కూడా 0 కాకూడదు అంటే c1 అనునది 0 అయి ఉండాలి కాబట్టి అది y0 ని సూచిస్తుంది అంటే λ1 అనేది ఐగెన్ వాల్యూ కాదు ఎందుకంటే మన వద్ద సిస్టమ్ కోసం నాన్ జీరో సొల్యూషన్స్ లేవు కాబట్టి మీరు దీన్ని కనుగొన్నది nn21 మాత్రమే మన ఐగెన్ వాల్యూలు మరియు nxexsin nx అనునది మన ఐగెన్ ఫంక్షన్లు కాబట్టి 0 నుండి π మధ్య డొమైన్ అయిన ఏదైనా పీస్వైస్ కంటిన్యూస్ ఫంక్షన్ fని ఫోరియర్ సిరీస్ గా వ్రాయవచ్చు fxn1cnexsin nx ఇక్కడ cnలు ఉంటే మనము ఇంటిగ్రేట్ చేస్తాము కాబట్టి డాట్ ప్రోడక్ట్ ని తీసుకోండి మనము మన cn లను ఎలా కనుగొంటాము మీరు nలతో డాట్ ప్రోడక్ట్ ని తీసుకోండి fxexsin mx cmexsin mxexsin mx కేవలం cm మాత్రమే మనకు ఉపయోగపడుతుంది ఇంకా mn మాత్రమే అయినపుడు మనకు i cm0e xfxsin mx dx0mx dx20e xfxsin mx dx ∵ 0mx dx02mx dx2 ని ఇస్తుంది కాబట్టి ఇవి ఫోరియర్ రూపాంతరాల కోసం మీ ఫోరియర్ కోఎఫిషియంట్ లు ఈ ఐగెన్ ఫంక్షన్లకు సంబంధించి ఫోరియర్ ట్రాన్సఫార్మ్ మరియు fxn1cnexsin nx అనేది మీ ఫోరియర్ సిరీస్ అవుతుంది ఎందుకంటే ఇది సైన్ లు మరియు కొసైన్ల పరంగా కాదు కాబట్టి మీరు దానిని జెనరలైజ్డ్ ఫోరియర్ సిరీస్ మరియు జెనరలైజ్డ్ ఫోరియర్ ట్రాన్సఫార్మ్ అని చెప్పవచ్చు ఇది ఈ ప్రత్యేక ఉదాహరణలో ఈ ప్రత్యేక ఫోరియర్ రకపు ట్రాన్సఫార్మ్ మరియు సిరీస్ లు ఇవ్వబడ్డాయి మరియు ఈ విధంగా ఒక పిసువైస్ కంటిన్యూస్ ఫంక్షన్ f ఈ శ్రేణి యొక్క ఈ కన్వర్జెన్స్ నిజానికి పాయింట్ వైజ్ గా అవుతుంది మీరు xని సిరీస్గా పరిష్కరిస్తారు ఈ సమయంలో సంఖ్యల శ్రేణి ఒక ఫంక్షన్ విలువను కలుస్తుంది కాబట్టి రెగ్యులర్ స్టర్మ్ లియోవిల్లే సిస్టమ్ యొక్క కొన్ని ఇతర ఉదాహరణలను చూడండి ఈ సందర్భంలో మనము మీ ఐగెన్ వాల్యూలను స్పష్టంగా పొందలేకపోవచ్చు ఆ ఉదాహరణను ఇపుడు చూద్దాం మరో ఉదాహరణ దానితో మనము స్టర్మ్ లియోవిల్లే సిద్ధాంతాన్ని మూగిస్తాము కాబట్టి మీరు ఇప్పుడు పరిగణించేది y y0 λ అనేది రెగ్యులర్ స్టర్మ్ లియోవిల్లే సిస్టమ్ యొక్క ఐగెన్ వాల్యూలు మరియు ఐగెన్ ఫంక్షన్లను కనుగొనడం λ అనేది ఒక పారామీటర్ మరియు మీకు డొమైన్ 0 నుండి 1 మధ్య ఉంటుంది x అనునది 0 నుండి 1 మధ్య ఉంటుంది మరియు మీరు y0 మరియు y1 y10 కనుక ఇది రెగ్యులర్ స్టర్మ్ లియోవిల్లే సిస్టమ్ అయినందున మీరు y0 ను ఇవ్వగలరు ఇది సరళమైనదే కానీ y1 y10 అనేది దాని డెరివేటివ్ యొక్క కలయిక కాబట్టి మనము y మరియు దాని డెరివేటివ్ యొక్క కలయికను 1 వద్ద 0 కి సమానమని ఎంచుకున్నాము కాబట్టి మీరు కలయికను తీసుకున్నప్పుడు మీకు ఐగెన్ వాల్యూస్ స్పష్టంగా లభించకపోవచ్చు అది ఎలా ఉందో మనము చూద్దాం మనము దీనిని ఇలా వ్రాయవచ్చు Ly ddxdydxλy 0x1 ఇది ఇప్పటికే సెల్ఫ్ అడ్జాయింట్ రూపంలో ఉంది కాబట్టి L ddx1 ddx w11 q10 కాబట్టి నేను ఇక్కడ డాట్ ప్రోడక్ట్ ని ఈ విధంగా నిర్వచించగలను fg≔01fgdx కాబట్టి ఏమి జరుగుతుంది ఇప్పుడు అది సెల్ఫ్ అడ్జాయింట్ రూపంలో ఉంది కాబట్టి λ రియల్ గా ఉంటుంది ఎందుకంటే L సెల్ఫ్ అడ్జాయింట్ లేదా హెర్మిటియన్ లేదా మీరు స్క్యూ సిమెట్రిక్ అని చెప్పవచ్చు ఇప్పుడు మీరు అన్ని విభిన్న సందర్భాలను చూడవచ్చు కాబట్టి λ పాజిటివ్ గా ఉంటుంది λ 0 లేదా λ 0 గా ఉంటుంది కాబట్టి మనము ఈ కేసులన్నింటినీ పరిశీలిస్తాము కాబట్టి మొదటగా మీరు దీన్ని తీసుకుంటే అంటే పాజిటివ్ λ విలువలతో ప్రారంభించండి అనగా λ0 అయితే y2y0 మనము λ2 పెట్టాము కాబట్టి మనము జనరల్ సొల్యూషన్ ని ఈ విధంగా పొందుతాము yxc1 cos μxc2 sin μx 0x1 కాబట్టి ఇది జనరల్ సొల్యూషన్ ఇప్పుడు మనం బౌండరీ కండీషన్ ని వర్తింపజేస్తాము ఇంతకు ముందు లాగే y00అనునది నాకు c1ని 0 గా ఇస్తుంది అనగా c10 కాబట్టి cos 0 1 c2 కాబట్టి నాకు c10 గా లభిస్తుంది కాబట్టి జనరల్ సొల్యూషన్ ఇప్పుడు c2 sin μx అవుతుంది ఇప్పుడు మీరు ఇతర బౌండరీ కండీషన్ లను వర్తింపజేస్తారు అనగా y1 y0 మీరు దీని కోసం ఇక్కడ బౌండరీ కండీషన్ ని వర్తింపజేస్తే మీరు ఈ క్రింది వ్యక్తీకరణను కలిగి ఉంటారు c2sin μ c2cos 0 ⇒ c2sin μ cos 0 కాబట్టి ఈ sin μ cos పరిమాణము అనునది 0 అయ్యేటువంటి కొత్త పాజిటివ్ విలువలను మనము చూడాలి ఈ సమీకరణాన్ని సంతృప్తిపరిచే విలువ ఏదీ లేకపోతే అంటే c2 అనునది 0 అయి ఉండాలి అంటే అన్ని కొత్త పాజిటివ్లు ఐగెన్ విలువలు కావు కానీ మనం దీనిని చూడాలి దీనిని డిస్పర్షన్ రిలేషన్ అంటారు కావున sin μ cos 0 దీనికి ఏదైనా పాజిటివ్ సొల్యూషన్ లు ఉన్నాయా కాబట్టి ఇది నిజానికి tan μμ కాబట్టి sin ను cos μ తో భాగించడం అన్నమాట అంటే cos అనునది 0 కాకూడదు cos 0 అయినప్పుడు ఇవి 23π2 మొదలైనవిగా ఉంటాయని మనకు తెలుసు కాబట్టి ఈ విలువల వద్ద ఈ పరిమాణం నాన్ జీరో అవుతుందని మనకు తెలుసు కాబట్టి sin μ cos అనునది 0 గా ఉండాలి తప్ప మీరు దీన్ని చేసినప్పుడు అంటే మీరు విభజించినప్పుడు cos అనునది 0 గా ఉండకూడదు అది ఈ విలువల వద్ద మాత్రమే నిజానికి 0 అవుతుందని అనుకుందాం కానీ ఈ విలువలు ఈ పరిమాణం 23π2 అనునది నాన్ జీరో అని మీరు సులభంగా చూడవచ్చు కాబట్టి మీరు ఇతర విలువల గురించి ఆలోచించవచ్చు ఆ విధంగా మీరు దానిని విభజించవచ్చు మరియు మీరు ఇప్పుడు tan μμ యొక్క రూట్ లను కనుగొనవచ్చు కాబట్టి ఇది మనము గ్రాఫికల్గా చూస్తాము ఈ ఇక్కడ ఉందని అనుకుందాం ఇది మన tan x x ఇది మన y అవుతుంది Y μx y x అనునది ఒక లైన్ ఈక్వేషన్ లాంటిది మరియు మీకు tan μ ఉంది అంటే tan x y tan x కాబట్టి tan 0 అంటే 0 tan π2 మీకు పాజిటివ్ వైపు మాత్రమే కావాలి ఇది tan π2 tan π tan 3π2 మరియు tan 2π కాబట్టి దీని కోసం మనకు ఇలాంటివి ఉన్నాయి మీరు π2 అని చెప్పినప్పుడు అది ఇన్ఫినిటీ కి వెళుతుంది కాబట్టి మీకు π2 వద్ద ఇన్ఫినిటీ కి వెళ్లడం వంటిది ఉంటుంది ఇతర విషయాలు ఇతర విలువలు ఏమిటి కాబట్టి అది tan π మరియు tan π అంటే ఏమిటి sin cos అన్నమాట అంటే 0 అని అర్థం కాబట్టి ఇది ఇక్కడ మరియు ఇక్కడ π2 వద్ద 0 ఉండాలి పాజిటివ్ వైపు అది చక్కగా వెళ్లాలి చివరికి అసిమ్ప్టోటికల్ గా ∞ ను చేరుకోవాలి 3π2 వద్ద అది అసిమ్ప్టోటికల్గా ∞ కి వెళ్లాలి మళ్లీ 2π2 మరియు 2ππ2 వద్ద 5π2 కూడా అలాగే వెళ్ళాలి మరియు మళ్ళీ ఇక్కడ మీరు ఈ వక్రరేఖ వంటిది ఏదో కలిగి ఉన్నారు ఇది 2π వద్ద ఉంది కాబట్టి మీరు ఇలా పొందుతారు కాబట్టి ఈ వక్రత మరియు ఈ వంపు ఈ పాయింట్ల వద్ద తాకినట్లు మీరు చూస్తారు ఇది 0 అయినప్పుడు మనము పరిగణించము కాబట్టి ఇది మన μ ఎందుకంటే μ పాజిటివ్ కాబట్టి మీరు దీని గురించి మాత్రమే చింతించవలసి ఉంటుంది ఇది మీ μ1 ఇది మీ μ2 మరియు మొదలైనవి మీరు వాటిని అలా సూచించవచ్చు మరియు 1 2 మరియు మొదలైనవి tan μ μ యొక్క మూలాలుగా ఉండనివ్వండి మీకు మూలాలు ఉన్నాయి అది ఈ గ్రాఫ్ నుండి స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడు ii2 ఇక్కడ i అనేది 1 2 3 నుండి మొదలవుతుంది ఇవి మీ ఐగెన్ వాల్యూలు వీటికి c2 ఆర్బిట్రరీ గా ఉంటుంది ఒకసారి అది ఆర్బిట్రరీ గా ఉంటే మీకు yxsin μx లభిస్తుంది vixSin ix లు ఐగెన్ ఫంక్షన్లు మరియు ii2 లు ఐగెన్ విలువలు అవుతాయి కాబట్టి ఈ iలు కొన్ని విలువలు ఏమిటో మీకు స్పష్టంగా తెలియదు కాబట్టి సంఖ్యాపరంగా మీరు ఈ అన్ని విలువలను 1 2 3 మరియు మొదలైనవాటిని కనుగొనవచ్చు అవన్నీ పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి నేను λ పాజిటివ్ కేస్ μ పాజిటివ్కు అనుగుణంగా కొన్ని ఐగెన్ వాల్యూలు మరియు ఐగెన్ ఫంక్షన్లను కనుగొన్నాను ఇప్పుడు λ 0 కేసును చూడండి λ 0 అయినప్పుడు సమీకరణం యొక్క జనరల్ సొల్యూషన్ y0 సమీకరణం అని ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి జనరల్ సొల్యూషన్ c1xc2 మీరు y0 బౌండరీ కండీషన్ ని వర్తింపజేస్తే నాకు c1 02 ను ఇస్తుంది కాబట్టి అది నాకు c20 ను ఇస్తుంది కాబట్టి yx కాస్తా c1x అవుతుంది ఇప్పుడు మీరు ఇతర బౌండరీ కండీషన్ y1 y10 ని వర్తింపజేస్తారు కాబట్టి ఇది మనకు c1 c10 ఇస్తుంది ఇది సంతృప్తికరంగా ఉంది కాబట్టి మీరు c1 యొక్క ఏదైనా ఆర్బిట్రరీ విలువను తీసుకుంటారని మీరు చూస్తారు అంటే c1 యొక్క నాన్ జీరో విలువ ఇది వాస్తవానికి 2వ బౌండరీ కండీషన్ ని సంతృప్తిపరుస్తుంది కాబట్టి ఇది అలాంటిదే మీ వద్ద ఉన్నది c10 అని చూడండి అంటే c1 ఆర్బిట్రరీ మీరు c1 ఆర్బిట్రరీ గా ఉన్న తర్వాత జనరల్ సొల్యూషన్ yxc1x అవుతుంది కాబట్టి మీకు నాన్ జీరో సొల్యూషన్ ఉంది కాబట్టి ఇది λ 0 అనేది ఐగెన్ వాల్యూని సూచిస్తుంది మరియు మనము దీనిని v0 కి సంబంధించిన 0 అని పిలుస్తాము కాబట్టి v0 నేను సంబంధిత ఐగెన్ ఫంక్షన్ను v0 గా సూచిస్తున్నాను అంటే మనం c1ని 1గా తీసుకోవచ్చు కాబట్టి మీకు v0xx అనేది సంబంధిత ఐగెన్ ఫంక్షన్ ఇప్పుడు నెగటివ్ λ కేస్ ను చూడండి అంటే 2 ఇక్కడ μ0 అయిన ఈ సందర్భంలో సమీకరణం y 2y0 అవుతుంది ఈ సమీకరణం యొక్క జనరల్ సొల్యూషన్ yxc1eμxc2e μx అవుతుంది మీరు ఇప్పుడు yxc1eμxc2e μxలను వర్తింపజేస్తారు అది మనకు c1c20 ని ఇస్తుంది తద్వారా అది మనకు c1 c2 ను ఇస్తుంది ఆ విధంగా జనరల్ సొల్యూషన్ yxc1eμx e μx2c1sin hμx అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఇతర బౌండరీ కండీషన్ ని వర్తింపజేస్తారు దీని కోసం y1 y10 గా మనకు లభిస్తుంది మనకు 2c1sin hμx 2c1hμx ఉంది కాబట్టి c1sinh μx hμx అనునది 0 అయి ఉండాలి కాబట్టి నేను కొన్ని పాజిటివ్ μ విలువలు sin hμx hμx 0 కోసం పరిశీలన చేయాలి కాబట్టి మళ్ళీ మనము అదే పని చేస్తాము కాబట్టి ఈ sin hμx hμx 0ను పరిశీలన చేయడానికి tanh μ μ ని తీసుకోవాలి ఇక్కడ cosh μx ≠0 అవుతుంది ఎందుకంటే మీరు ఈ tanh μ టర్మ్ ని cosh μx చేత భాగిస్తున్నారు కానీ ఇది ఏ μ పాజిటివ్ విలువకు కూడా ఎప్పటికీ 0 కాదు వాస్తవానికి మీరు దీన్ని చేయవచ్చు cosh μx నాన్జీరో కాబట్టి మీరు ఎల్లప్పుడూ విభజించవచ్చు ఈ y μ మరియు మీరు ఈ tanh μ ని ప్లాట్ చేస్తే అవి ఎక్కడా తాకవు ఇది y μ మరియు ఇది tanh μ మీరు దీన్ని చేయగలరు అవి మరే ఇతర స్థలాన్ని తాకవు కాబట్టి మీరు దానిని రేఖా చిత్రాన్ని గీస్తే tanh μకి ఎటువంటి నాన్జీరో సొల్యూషన్ పాజిటివ్ సొల్యూషన్ లేదు ఖచ్చితంగా పాజిటివ్ μ కోసం మీకు ఎలాంటి పరిష్కారం లేదు వాస్తవానికి 0 వద్ద తాకడం మరియు కేవలం పైకి వెళ్లడం జరుగుతుంది μ 0 వద్ద తాకడం మాత్రమే ఇక్కడ ఏకైక మార్గం అవుతుంది కాబట్టి నాన్ జీరో μ విలువల కోసం సూచిస్తుంది ఈ నాన్ జీరో μ అనునది కూడా tanh μ μ ని సంతృప్తిపరచలేదు అంటే ⇒ μ0 కోసం ఈ sin hμx hμx పరిమాణం నాన్ జీరో కావాలి అంటే దీన్ని చూడటం ద్వారా c1 అనునది 0 గా ఉండాలి సాధారణ పరిష్కారంపై 1వ బౌండరీ కండీషన్ ని వర్తింపజేసిన తర్వాత జనరల్ సొల్యూషన్ 2c1sinh μx అని సూచిస్తుంది ఇప్పుడు మీరు c10ని కనుగొన్నారు అంటే ఇది పూర్తిగా 0 నుండి 1 వరకు ఉంటుంది ఇక్కడ yx0 0x1 అంటే ఏదైనా λ0 అనునది ఐగెన్ వాల్యూ కాదు కాబట్టి ఇప్పుడు మన ఐగెన్ వాల్యూలు మరియు ఐగెన్ ఫంక్షన్లు ఏమిటో మనకు తెలుసు ఎప్పటిలాగే మీరు ఈ సందర్భంలో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లు మరియు ఫోరియర్ సిరీస్లను వ్రాయవచ్చు కాబట్టి 0 నుండి 1 మధ్య నిర్వచించబడిన ఏదైనా పీస్వైస్ కంటిన్యూస్ ఫంక్షన్ f ఇలా వ్రాయబడుతుంది fxc0n1cnsin nx కాబట్టి మీరు మీ c0ని ఎలా పొందాలి కాబట్టి ఈ ఐగెన్ ఫంక్షన్ xని గుణించడం ద్వారా మరియు f తో డాట్ ప్రోడక్ట్ ని తీసుకోవడం ద్వారా మీరు మీ c0 ని పొందవచ్చు fxxc0xx fxsin mx cmsin mxsin mx కాబట్టి ఇవి ఏమిటి కాబట్టి మీరు c0గురించి ఈ విధంగా వ్రావవచ్చు c0301fxxdx cm01fxsin mx dx01mx dx కాబట్టి ఇవి మీ సాధారణీకరించిన ఫోరియర్ ట్రాన్సఫార్మ్ లు మరియు fxc0n1cnsin nx అనునది మీ ఫోరియర్ సిరీస్ మీరు fని సిగ్నల్గా భావించవచ్చు మీరు దానిని డిస్క్రిట్ ఫ్రీక్వెన్సీ లుగా విభజించవచ్చు మరియు ఈ ఫ్రీక్వెన్సీల వద్ద మీరు ఈ పరిష్కారాలను కలిగి ఉండవచ్చు c0 cm అనునవి మన డిస్క్రిట్ ఫ్రీక్వెన్సీలు కాబట్టి ఫ్రీక్వెన్సీని విభజించండి మీరు సిగ్నల్ను విభజించండి మనము ఈ ఫోరియర్ ట్రాన్సఫార్మ్ ను కలిగి ఉన్నందున ఈ ఫంక్షన్లలో ఈ డిస్క్రిట్ ఫ్రీక్వెన్సీ లన్నింటినీ కలపడం ద్వారా మీరు మీ సిగ్నల్ను తిరిగి పొందవచ్చు కాబట్టి మీరు ఐగెన్ వాల్యూస్ మరియు ఐగెన్ ఫంక్షన్లను ఈ విధంగా పొందవచ్చు కాబట్టి ఇక్కడ మీరు పరోక్షంగా పొందారు కాబట్టి మీరు ఈ ఐగెన్ వాల్యూలు మరియు ఐగెన్ ఫంక్షన్లను స్పష్టంగా కనుగొనలేరు కాబట్టి నేను మీకు ఉదాహరణ ద్వారా చెప్పబోయే కథ ఇది కాబట్టి ఇది మన స్టర్మ్ లియోవిల్లే సిద్ధాంతం కాబట్టి మీరు ఈ స్టర్మ్ లియోవిల్లే సిద్ధాంతం నుండి నేర్చుకునేది కేవలం రెండవ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క లక్షణం కాబట్టి దీన్ని ఉపయోగించి మీరు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మరియు ఫోరియర్ సిరీస్ అనే ఫంక్షన్ను పరిమిత విరామంలో నిర్వచించవచ్చు కాబట్టి మీరు దీన్ని పీరియాడిక్ ఫంక్షన్ అయిన రియల్ లైన్పై ఫంక్షన్గా భావించవచ్చు మరియు ఆ పరిమిత పరిధి అనేది క్రమానుగతంగా ప్రతిచోటా పునరావృతం చేయబడినది కాబట్టి మీరు ఐగెన్ వాల్యూస్ మరియు ఐగెన్ ఫంక్షన్ల పరంగా ఫోరియర్ సిరీస్ను సూచించవచ్చు కాబట్టి ఈ స్టర్మ్ లియోవిల్లే సిద్ధాంతం యొక్క మరొక ఉపయోగం ఏమిటంటే మీరు పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ను సరళమైన డొమైన్లలో పరిష్కరించినప్పుడు మీరు ఈ స్టర్మ్ లియోవిల్లే సమస్యను సంగ్రహించడానికి ప్రయత్నిస్తారు మనము భవిష్యత్ వీడియోలలో దీనిని చూస్తాము కాబట్టి మీరు దీర్ఘచతురస్రాకార లేదా వృత్తాకార లేదా దీర్ఘవృత్తాకార డొమైన్ల వంటి సరళమైన డొమైన్లలో ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ను పరిష్కరిస్తున్నప్పుడు మీరు సంగ్రహించవలసి ఉంటుంది మీరు ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని ఎలా పరిష్కరిస్తారనేది ప్రధాన ఆలోచన అయితే సంగ్రహించాలనే ఆలోచన మీరు పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కోసం కలిగి ఉన్న బౌండరీ వాల్యూ ప్రాబ్లం నుండి ఈ స్టర్మ్ లియోవిల్లే సమస్యను పరిష్కరించవచ్చు అప్పుడు మీరు స్టర్మ్ లియోవిల్లే సమస్యకు సంబంధించిన అన్ని పరిష్కారాలు ఐగెన్ వాల్యూలు మరియు ఐగెన్ ఫంక్షన్లను పొందుతారు వాటిని ఉపయోగించి మీరు వాటిని మిళితం చేస్తారు మీరు PDE పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క సాధారణ పరిష్కారాన్ని పొందుతారు మరియు మీకు తెలియని వాటిని తిరిగి పొందుతారు మరియు లీనియర్ సూపర్పొజిషన్ని తీసుకోండి ఎందుకంటే ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ ను తీసుకొని మీరు ఈ స్టర్మ్ లియోవిల్లే సమస్యలను ఉపయోగించి సరళమైన డొమైన్లో లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ను మాత్రమే పరిష్కరించగలరు దీనిని తర్వాతి వీడియోలలో చూద్దాం